డేటాబేస్ నిర్వహణ వ్యవస్థల మాడ్యూల్ 10 కి స్వాగతం మనము SQL లో ఇంటర్మీడియట్ స్థాయి లక్షణాల గురించి చర్చిస్తున్నాము మరియు ఇది రెండవ మరియు ముగింపు మాడ్యూల్ మనము చివరి మాడ్యూల్లో ఉన్నాము జాయిన్ వ్యక్తీకరణలు వ్యూ లు మరియు లావాదేవీల గురించి కొంచెం మాట్లాడాము ఈ మాడ్యూల్లో డేటాబేస్ యొక్క ఇంటిగ్రిటీ ను కాపాడుకోవడానికి బాధ్యత వహించే SQL వ్యక్తీకరణలను తెలుసుకోవడానికి మనము ప్రయత్నిస్తాము మనము ఇంటిగ్రిటీ గురించి కొద్దిగా మాట్లాడాము ఇంటిగ్రిటీను ఎంత స్పష్టంగా తనిఖీ చేయవచ్చో మరియు SQL ద్వారా వివిధ రకాల ఇంటిగ్రిటీను ఎలా నిర్ధారించవచ్చో ఇప్పుడు మనం చూస్తాము మనము మరిన్ని డేటా రకాలను గురించి కూడా మాట్లాడుతాము మనము ప్రాథమిక ప్రిమిటివ్ డేటా రకాల ను చూశాము మరియు ఇక్కడ వినియోగదారు నిర్వచించిన డేటా రకములతో సహా డేటా రకాలను గురించి ఎక్కువగా మాట్లాడుతామని మనము హామీ ఇచ్చాము చివరకు SQL ద్వారా డేటాబేస్లో ఎవరు ఏమి చేయగలరు అనే అధికారం యొక్క చాలా ముఖ్యమైన అంశం గురించి మనము మాట్లాడుతాము కాబట్టి ఇది మాడ్యూల్ అవుట్ లైన్ మనము ఇంటిగ్రిటీ పరిమితులతో ప్రారంభిస్తాము డేటాబేస్కు ప్రమాదవశాత్తు నష్టం జరగకుండా ఇంటిగ్రిటీ పరిమితులను అడ్డుకుంటుంది కొన్ని వాస్తవ ప్రపంచ వాస్తవాలు డేటాబేస్లో ఎప్పటికప్పుడు నిర్ధారించబడాలి ఉదాహరణకు బ్యాంక్ ఖాతాలలో మనకు కనీస బ్యాలెన్స్ ఉండాలి ఒక నిర్దిష్ట కస్టమర్ కోసం కస్టమర్ యొక్క ఫోన్ నంబర్ తప్పనిసరిగా ఉండాలని మనము కోరుకుంటున్నాము కొన్ని సభ్యత్వాలు లేదా నిర్దిష్ట ఉపాధి మరియు ఇతర వాటిలో ప్రవేశించే విషయంలో మనకు నిర్దిష్ట వయస్సు పట్టీ ఉండవచ్చు ఈ రకమైన వాస్తవ ప్రపంచ పరిమితులు డేటాబేస్లో ప్రాతినిధ్యం వహించాల్సిన అవసరం ఉంది మరియు ఇది ఇంటిగ్రిటీ పరిమితి యొక్క ఉద్దేశ్యం మరియు మనము మొదట ఒకే రిలేషన్ కోసం ఇంటిగ్రిటీ అడ్డంకి యొక్క సమస్యలను పరిశీలిస్తాము మరియు మనము నాట్ నల్ ప్రకారం సాధారణ పరిమితులను వాస్తవంగా ఎలా తనిఖీ చేయవచ్చో చూస్తాము కాబట్టి నాట్ నల్ డేటాబేస్ టేబుల్ ను సృష్టించేటప్పుడు మనం దీన్ని ముందు చూశాము క్రియేట్ టేబుల్ మనము ఒక ఫీల్డ్ను నాట్ నల్ గా పేర్కొనవచ్చు మరియు ఆ సందర్భంలో ఆ ఫీల్డ్లలో శూన్య విలువలు అనుమతించబడవు కాబట్టి అవి కొంత విలువ ఇవ్వాలి మీరు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అట్ట్రిబ్యూట్స్ ను ప్రత్యేకంగా చెప్పవచ్చు మీరు వాటిని యూనిక్ అని పేర్కొంటే అంటే భవిష్యత్తులో టేబుల్ యొక్క ఏ ఇన్స్టాన్స్ లోనైనా ఆ రెండు అట్ట్రిబ్యూట్స్లతో సరిపోయే రెండు టుపుల్స్ ఉండకూడదు కాబట్టి మీరు A1 నుండి A m యూనిక్ శూన్యత విలువ ను అనుమతిస్తుంది కానీ అవి భిన్నంగా ఉండాలి చెక్ క్లాజ్ 6 అంటే గరిష్ట పొడవు 6 స్ట్రింగ్ కలిగి ఉంటుంది కానీ సహజంగా నేను అక్కడ ఏదైనా వ్రాయగలను ఆ ఫీల్డ్లో ఉదయం వ్రాయగలను నేను ఆ ఫీల్డ్లో స్వాగతం వ్రాయగలను మరియు మొదలైనవి కానీ అవి సెమిస్టర్ యొక్క చెల్లుబాటు అయ్యే పేర్లు కాదు కాబట్టి నా డిజైన్ సెమిస్టర్లో ఈ విలువల్లో దేనినైనా మాత్రమే కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి మనము సెమిస్టర్ అని చెప్తాము కాబట్టి అనుమతించబడిన విలువలను సెట్ చేసిన సభ్యత్వం అని నేను జాబితా చేసాను కాబట్టి సెమిస్టర్ అంటే సెమిస్టర్ విలువ ఈ ఫాల్ లో ఒకటి అని చెప్పింది మరియు ఈ మొత్తం ఇప్పుడు ప్రిడికేట్ P అవుతుంది దానిపై నేను చెక్ ఇస్తాను అంటే నేను ఒకసారి క్రియేట్ చేసినపుడు మీరు టేబుల్ ను సృష్టించారు నేను టేబుల్ లోని విలువలను టేబుల్ లోని రికార్డులను ఇన్సర్ట్ లేదా అప్డేట్ జరగదు మరియు ఎక్సెప్షన్ పెంచబడుతుంది చెక్ అడ్డంకుల ప్రాథమిక ఆలోచన ఇది ఇప్పుడు ఒక టేబుల్ కు మించిన మరింత ఇంటిగ్రిటీ చెక్ ని తనిఖీ చేద్దాం కాబట్టి మనకు బోధనా టేబుల్ ఉన్న బోధకుల టేబుల్ గురించి మాట్లాడుతున్నామని అనుకుందాం బోధకుల టేబుల్ కు విభాగం పేరు ఉంది అదేవిధంగా మనకు డిపార్ట్మెంట్ టేబుల్ ఉంది ఇది సహజంగా డిపార్ట్మెంట్ పేరును కలిగి ఉంటుంది ఇప్పుడు డిపార్ట్మెంట్ టేబుల్ లో ఇది కీ అని మనకు తెలుసు అందువల్ల ఇక్కడ ఇది ఫారిన్ కీ ఇప్పుడు మనము బోధకుల టేబుల్ లో రికార్డులను ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు మనము ఇన్సర్ట్ చేసిన రికార్డుకు ఫారిన్ కీ గా పిలుస్తారు ఇది మీరు ఒక టేబుల్ నుండి మరొకదానికి సూచించిన తర్వాత సూచన కూడా చెల్లుబాటు అయ్యేది లేకపోతే మీ అన్ని గణనలు తప్పు అవుతాయి కాబట్టి ఇది చెప్పడానికి ఒకటి అధికారికంగా రెండు రిలేషన్లు మరియు ఒక రిలేషన్ ఒక ప్రైమరీ కీ గా ఉపయోగించబడుతుంది అప్పుడు ఒక రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ ఉండాలి కాబట్టి ఇక్కడ మనం దాని ప్రభావాన్ని చూపిస్తున్నాము కాబట్టి మనము ఒక టేబుల్ ను క్రియేట్ చేసాం ఇది మొదటిది మీరు టేబుల్ కోర్సును క్రియేట్ చేయడం ఇంతకు ముందు చూసినది మరియు ఆ టేబుల్ కోర్సుకు విభాగం పేరు అవసరం కాబట్టి ఇది డిపార్ట్మెంట్ టేబుల్ ను సూచిస్తుందని మనము పేర్కొంటున్నాము ఇప్పుడు ఇది డిపార్ట్మెంట్ టేబుల్ సూచిస్తే అది రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీను నిర్ధారించాలి కాబట్టి ఇది డిపార్ట్మెంట్ టేబుల్ ను సూచిస్తుందని చెప్తుంది కాని నేను ఏమి చెప్పాలో మరింత నిర్దిష్టంగా చెప్పగలను ఇంటిగ్రిటీ ఉల్లంఘిస్తే జరుగుతుంది ఉదాహరణకు నేను దీన్ని క్రియేట్ చేసాను మరియు కోర్సు టేబుల్ లో ఎంట్రీ ఉంది దీనికి డిపార్ట్మెంట్ పేరు జీవశాస్త్రం అని చెప్పండి సహజంగా జీవశాస్త్ర విభాగం చెల్లుబాటు అయ్యేలా ఈ విభాగం పేరు జీవశాస్త్రంతో డిపార్ట్మెంట్ టేబుల్ లో ప్రవేశం ఉండాలి ఇప్పుడు కొన్ని కారణాల వల్ల జీవశాస్త్ర విభాగం డిలీట్ చేయబడిందని మరియు డిపార్ట్మెంట్ టేబుల్ నుండి ఆ ప్రత్యేక రికార్డు తొలగించబడిందని చెప్పండి సహజంగానే దాని డిపార్ట్మెంట్ పేరు పరంగా జీవశాస్త్రాన్ని సూచించే కోర్సు నిర్దిష్ట రికార్డ్ చెల్లదు కాబట్టి డిలీట్ పై మీరు ఏమి చేయాలి అని మనము చెప్పగలం రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీలో మనము పేర్కొన్న ఒక సాధారణ చర్య క్యాస్కేడ్ సూచించిన ఎంటిటీ తొలగించబడితే సూచించే ఎంటిటీ కూడా డిలీట్ చేయబడాలి కాబట్టి మీరు డిపార్ట్మెంట్ టేబుల్ నుండి బయాలజీ ఎంట్రీని డిలీట్ చేస్తే అప్పుడు డిపార్ట్మెంట్కు రిఫరెన్సుల ద్వారా బయాలజీని కలిగి ఉన్న అన్ని కోర్సులు వాటి ఫీల్డ్ వాల్యూగా డిలీట్ చేయబడతాయి

అప్డేట్ విలువకు సెట్ చేస్తాను కాబట్టి రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీను ఈ విధంగా నిర్వహించాలి లావాదేవీల సమయంలో కూడా ఇంటిగ్రిటీ ఉల్లంఘన ఉండవచ్చు ప్రతి వ్యక్తి యొక్క ప్రవేశానికి తల్లి మరియు తండ్రి పేరు అవసరమయ్యే వ్యక్తులలో ఈ టేబుల్ లోని ఎంట్రీలు ఉన్న సెల్ఫ్ రెఫరెన్షియల్ టేబుల్ కు ఇది ఒక ఉదాహరణ కాబట్టి తప్పనిసరిగా మీరు ఒక వ్యక్తి రికార్డును నమోదు చేస్తుంటే మీకు ఇది జనాభా ఉన్నట్లు అనిపిస్తుంది మరియు ఆ రికార్డులు ఇప్పటికే ఉంటేనే జనాభా ఉంటుంది కాబట్టి మీరు రికార్డులను నమోదు చేయవలసిన కొన్ని క్రమం ఉంది లేదా మీరు వాటిని శూన్యంగా సెట్ చేసి భవిష్యత్తులో వాటిని అప్డేట్ చేయాలి మరియు ఈ ఇంటిగ్రిటీను ఇప్పుడే తనిఖీ చేయవద్దు అని చెప్పడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి మనము ఈ ఇంటిగ్రిటీ గురించి తరువాతి సమయంలో మాట్లాడుతాము కాబట్టి ఇవి తప్పనిసరిగా మీరు పరిష్కరించాల్సిన సమస్యలు మనం తర్వాత SQL డేటా టైప్స్ మరియు స్కీమాలను చూద్దాం కాబట్టి కార్ ఇంటిజెర్ వంటి డేటా టైప్స్ మరియు మీకు స్పష్టమైన తేదీ డేటా టైప్ ఉన్నవన్నీ మీకు నాలుగు అంకెల సంవత్సరంతో ఒక సంవత్సరం నెల తేదీ రకమైన ఫార్మాట్ ని ఇస్తాయి తేదీ చాలా తరచుగా అవసరం కాబట్టి మీకు గంట నిమిషం రెండవసారి ఫార్మాట్ ని ఇవ్వడానికి మీకు డేట్ టైప్ ఉంది మీకు టైమ్స్టాంప్ ఉంది ఇది తేదీ మరియు సమయం కలిసి ఉంటుంది మరియు మీరు ఇంటర్వెల్ అని పిలుస్తారు ఇక్కడ మీరు రెండు వేర్వేరు తేదీలు రెండు వేర్వేరు సమయం రెండు వేర్వేరు సమయ స్టాంపులు మరియు మొదలైన వాటి మధ్య తేదీ లేదా సమయ వ్యత్యాసం చేయవచ్చు కాబట్టి ఇవి సాధారణ అంశాలను నిర్మించారు ఇది తాత్కాలిక అంశాలను నిర్వహించడం చాలా సులభం చేస్తుంది SQLక్వరీ లు అదనంగా మీరు చేయగలిగేది మీరు ఇండెక్స్ ను క్రియేట్ చేయవచ్చు కాబట్టి దీనిని చూద్దాం కాబట్టి ఈ క్రియేట్ టేబుల్ డెఫినిషన్ మీకు ఇప్పుడు బాగా అర్థమైంది మీరు దీన్ని చెయ్యవచ్చు నేను ఇండెక్స్ క్రియేట్ చేయు అని చెప్పగలను మరియు ఇండెక్స్కు ఒక పేరు ఇవ్వండి మరియు ఇండెక్స్ ఏ ఫీల్డ్లో క్రియేట్ చేయాలో పేర్కొనండి కాబట్టి ఇక్కడ మనము ఇండెక్స్ ఇక్కడ జరగాలని చెప్తున్నాము ఇది రిలేషన్ యొక్క పేరు ఇది ఫీల్డ్ యొక్క అట్ట్రిబ్యూట్ పేరు ఇప్పుడు ఇది ఏ డేటాను మార్చదు లేదా ఏ స్కీమాను మార్చదు కానీ ఇది కొన్ని అదనపు నిర్మాణాన్ని క్రియేట్ చేస్తుంది తద్వారా ID లను ఉపయోగించి ఈ నిర్దిష్ట టేబుల్ ను శోధించడం సులభం అవుతుంది కాబట్టి నేను ఈ విధమైన క్వరీ ను కలిగి ఉంటే నేను ఒక నిర్దిష్ట విద్యార్థి గురించి మొత్తం సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అప్పుడు మనము చెప్పినట్లుగా డిఫాల్ట్గా వేర్వేరు ఎంట్రీలు రిలేషన్ యొక్క వరుసలు క్రమం చేయబడవు కాబట్టి ఈ ప్రత్యేకమైన అడ్డు వరుసను కనుగొనే ఏకైక మార్గం మరియు వాస్తవానికి అది వాస్తవంగా ఉందో లేదో అన్ని రిలేషన్లను ఒక్కొక్కటిగా అధిగమించడమే మనము దానిని ఇండెక్స్ చేస్తే అది ఒక రకమైన సమర్థవంతమైన డేటా నిర్మాణాన్ని క్రియేట్ చేస్తుంది దీని ద్వారా చాలా తేలికగా చాలా సులభంగా శోధించవచ్చు తరువాతి మాడ్యూల్తో మనము ఇండెక్సింగ్ గురించి మాట్లాడుతాము మీరు C గురించి ఆలోచిస్తుంటే క్రమం లేని అర్రే లో విలువను కనుగొనటానికి ఇది సమానమైన ఆలోచనను మీకు ఇస్తుంది దీనికి విరుద్ధంగా ఇది చేయవచ్చని మనందరికీ తెలుసు కానీ సమయానికి చాలా సమయం పడుతుంది కానీ నేను ఆ సంఖ్యలను కొన్ని బైనరీ సెర్చ్ ట్రీ పరంగా బేలన్సుడ్ బైనరీ సెర్చ్ ట్రీ తో ఎరుపు నల్ల ట్రీ లేదా రెండు మూడు నాలుగు ట్రీ ల రకమైన బైనరీ సెర్చ్ ట్రీ ఉంచగలను ఇక్కడ శోధన చేయవచ్చు లాగిన్ సమయంలో నిర్వహించబడుతుంది లేదా కొన్ని సమర్థవంతమైన హాషింగ్ మెకానిజం పరంగా నేను దానిని ఉంచగలను ఇక్కడ ఒక సారి ఆర్డర్ చేసిన పరంగా కూడా శోధన జరగవచ్చు కాబట్టి ఇండెక్సింగ్కు చాలా ప్రాముఖ్యత ఉంది మరియు మనము దాని గురించి మరింత మాట్లాడుతాము కానీ మీరు SQL లో ఇండెక్స్ను ఈ విధంగా క్రియేట్ చేస్తారు మీరు వినియోగదారు నిర్వచించిన రకాలను కలిగి ఉండవచ్చు మీరు ఈ రకాన్ని క్రియేట్ చేయండి మరియు కొన్ని నిర్దిష్టాలను ఉపయోగించవచ్చు మీకు ఒక రకమైన ఉప రకాలు తెలుసు మరియు దానికి ఒక పేరు ఇవ్వండి కాబట్టి మీరు సంఖ్యా 12 2 ను పంపుతారు కాబట్టి ఇది రెండు దశాంశ స్థానాలతో 12 అంకెల సంఖ్య మీరు దానిని డాలర్ అని పిలుస్తారు మరియు దానిని టైప్ పేరుగా ఉపయోగించవచ్చు కాబట్టి టైప్ నేమ్ చేయడం సందర్శించడానికి సహాయపడుతుంది మీరు డాలర్ల గురించి మాట్లాడుతున్న డాలర్లను వాస్తవానికి ఎక్కడ సూచించాలో అర్థం చేసుకోవడం సులభం మరియు మీరు ప్రతిచోటా ఒకే సంఖ్యా ఖచ్చితత్వాన్ని ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకుంటున్నారు మీరు వాస్తవానికి మరింత ముందుకు వెళ్లి డొమైన్లను క్రియేట్ చేయవచ్చు ఇది క్రియేట్ టైప్ కి చాలా పోలి ఉంటుంది కానీ డొమైన్లు మరింత శక్తివంతమైనవి ఒక డొమైన్లో మీరు నాట్ నల్ వంటి అడ్డంకులను కూడా జోడించవచ్చు మరియు ఇది వ్యక్తి పేరు అని మీరు చెప్తారు మీరు ఈ వ్యక్తి పేరు 20 అక్షరాల పొడవు అని సెట్ చేసిన తర్వాత చెప్పండి మరియు అది ఉండకూడదు శూన్యంగా మీరు ప్రత్యేకంగా ప్రతిసారీ కలిగి ఉండరు ఈ డొమైన్ టైప్ ఆధారంగా మీరు ఫీల్డ్ను నిర్వచించారు అది నాట్ నల్ ను SQL క్వరీ లో స్పష్టంగా ఉంచాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది ఇప్పటికే క్రియేట్ చేయబడిన డొమైన్లో పేర్కొనబడింది SQL కొన్ని పెద్ద వస్తువులకు బైనరీ అయితే బ్లాబ్స్ అని పిలుస్తారు లేదా అవి అక్షర వస్తువులు అయితే క్లాబ్ అని పిలుస్తారు పెద్ద వస్తువు రకాలు పరంగా ఉన్న ప్రధాన వ్యత్యాసం అవి టేబుల్ లో భాగంగా నిల్వ చేయబడవు అవి మరెక్కడా నిల్వ చేయబడతాయి మరియు మీరు నిజంగా ఆ పెద్ద వస్తువుకు ఒక రకమైన సూచనను నిర్వహిస్తారు కాబట్టి ఫోటోలు వీడియోలు మరియు పెద్ద బైనరీ ఫైల్స్ క్యారెక్టర్ ఫైల్స్ కూడా నిర్వహించడంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఆథరైజషన్ గురించి చూద్దాం తరువాత ఆథరైజషన్ అనేది వివిధ రకాలైన కార్యకలాపాలను చేయగలిగేలా మీరు వేర్వేరు వినియోగదారులను పరిమితం చేసే ప్రక్రియ డేటాబేస్ అవలోకనం యొక్క ప్రారంభ మాడ్యూళ్ళలో మీరు గుర్తుచేసుకున్నారు డేటాబేస్ కోసం అనేక రకాల వినియోగదారులు ఉండవచ్చని మనము పేర్కొన్నాము డేటాబేస్ అభివృద్ధిలో భాగంగా తప్పనిసరిగా ఫీచర్ చేయని అప్లికేషన్ వినియోగదారులు ఖచ్చితంగా ఉండవచ్చు కానీ మీలో ఎక్కువ మంది అప్లికేషన్ డెవలపర్లు అవుతారని అనుకోవచ్చు లేదా డేటాబేస్లు డిజైన్ అడ్డంకులు సూచికలను నిర్ణయించడం మరియు మరెన్నో ఇంటర్మీడియట్ ఉన్నత స్థాయి విశ్లేషకులు ఉండవచ్చు మరియు అది డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ కావచ్చు వేర్వేరు అప్లికేషన్ ప్రోగ్రామ్లు మరియు ప్రోగ్రామర్ల పరంగా కూడా డేటాబేస్ యొక్క ఏ భాగాన్ని ఎవరు యాక్సెస్ చేయవచ్చో వేరు చేయవలసిన అవసరం ఉంది ఉదాహరణకు మీరు బ్యాంకింగ్ వ్యవస్థను చూస్తే నేను ఉన్నప్పుడే నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్ ద్వారా నా ఖాతా గురించి వేర్వేరు సమాచారాన్ని యాక్సెస్ చేస్తున్నాను ఒక భాగం నేను నా ఖాతాను మాత్రమే యాక్సెస్ చేయగలనని నిర్ధారించుకోవాలి డేటాబేస్ వ్యవస్థ నిర్ధారించాల్సిన అవసరం ఏమిటంటే నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్ నిర్దిష్ట ఉద్యోగుల గురించి సమాచారాన్ని ఏ విధంగానూ యాక్సెస్ చేయకూడదు ఎందుకంటే అదే డేటాబేస్లో బ్యాంక్ ఉద్యోగుల గురించి సమాచారం కూడా ఉంటుంది శాఖల గురించి వేర్వేరు భౌతిక సమాచారం గురించి సమాచారాన్ని ఎక్కడ ఎన్ని చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంది మరియు మొదలగునవి పొందడం సాధ్యం కాదు కాబట్టి మనము రకరకాల ఆంక్షలు పెట్టాలి మరియు ఆ ఆథరైజషన్ లేదా వేర్వేరు ప్రాప్యత మరియు వేర్వేరు అధికారాన్ని ఆపరేట్ చేయడానికి పరిమితం చేసే లేదా అనుమతించే ఈ ప్రక్రియ రెండు వేర్వేరు కారకాల ఆధారంగా నిర్ణయించబడుతుంది ఒకటి మీరు చేయాలనుకుంటున్నది మరియు ఇద్దరు అలా చేయాలనుకుంటున్నారు కాబట్టి ఏమి మరియు ఎవరు మనము కొన్ని టేబుళ్లపై వేర్వేరు ఆపరేషన్లు లేదా వేర్వేరు ఆపరేషన్లను లేదా కొన్ని అట్ట్రిబ్యూట్స్లపై ఆపరేషన్లను ఏమి చేయాలో గుర్తించాము మరియు మరొక వైపు నిర్దిష్ట వ్యక్తిగత వినియోగదారు ఐడిలు లేదా వినియోగదారు ఐడిల సమూహాలు లేదా ఉనికిలో ఉన్న పాత్రల పరంగా ఎవరు అని గుర్తించాము కాబట్టి ఇక్కడ మనము SQL లో ఎలా చేయగలమో మీకు చూపించడానికి ప్రయత్నిస్తాము కాబట్టి ఆథరైజషన్ యొక్క మొదటి భాగం డేటాబేస్ డేటాబేస్ యొక్క ఇన్స్టాన్స్ తో విభిన్నమైన పనులను చేయగలదు కాబట్టి ఇన్సర్ట్ అప్డేట్ హక్కులు ఉండవచ్చు ఇక్కడ మనము మార్పులు చేయగలము కాని మీరు ఉండకపోవచ్చు డేటాను డిలీట్ చేయడానికి మీకు అనుమతి లేదు మరియు మీరు డేటాను మరియు నా క్రొత్త ఈ ఆథరైజషన్ ను డిలీట్ చేయడానికి అనుమతించే చోటనే మీరు డిలీట్ చేయవచ్చు అన్నీ ఇండిపెండెంట్ ఆథరైజషన్ కాబట్టి కొన్ని ఆథరైజషన్ లు ఉండటానికి కొన్ని ఇతర ఆథరైజషన్ లు అవసరమవుతాయని నా ఉద్దేశ్యం ఉదాహరణకు మీరు రీడ్ చేయడానికి సహజంగా సమానంగా అప్డేట్ చేస్తుంటే ఇవన్నీ ఇండిపెండెంట్ ఆథరైజషన్ మరియు తగిన చర్యలు చేయగలిగేలా వాటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మీరు ఉండవచ్చు డేటాబేస్ స్కీమాను మోడిఫై చేయలనుకునేవారికి మీరు కావాలనుకుంటే సహజంగా ఇది ప్రధానంగా అప్లికేషన్ లు మరియు అప్లికేషన్ ప్రోగ్రామర్ల కోసం మరియు ఇది ప్రధానంగా మీరు వేరే టేబుల్ ను సూచించగల విశ్లేషకుల కోసం ఉంటుంది మీరు వనరులకు ఆథరైజషన్ కలిగి ఉండవచ్చు అంటే మీరు కొత్త రిలేషన్ లను క్రియేట్ చేయవచ్చు కొత్త స్కీమాలను క్రియేట్ చేయవచ్చు మీరు స్కీమాలను ఆల్టర్ చేయవచ్చు మీరు స్కీమాలను డ్రాప్ చేయవచ్చు మరియు మొదలైనవి కాబట్టి ఇవి వివిధ రకాలైన ఆథరైజషన్లు కాబట్టి ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం గ్రాంట్ చేస్తున్నారు అనేది షరతు ప్రకారం ఉంది కాబట్టి వినియోగదారు జాబితా ఒక నిర్దిష్ట యూజర్ ఐడి కావచ్చు లేదా ఈ సందర్భంలో ప్రతిఒక్కరికీ అది ఉంటుంది లేదా ఇది ఒక రోల్ ఏమిటో చూసే రోల్ కావచ్చు వ్యూ పై గ్రాంటింగ్ అధికారాన్ని ఇవ్వడం అండర్లైన్ రిలేషన్పై ఎటువంటి అధికారాలను ఇవ్వడాన్ని సూచించదు దయచేసి దీన్ని గుర్తుంచుకోండి ఎందుకంటే బహుళ విభిన్న రిలేషన్ ల నుండి ఒక వ్యూ ఏర్పడగలదని మీరు చూశారు కాబట్టి ఎవరికైనా ఒక ప్రత్యేక అధికారాన్ని గ్రాంట్ అధికారాన్ని పొందుతారు కాబట్టి అది గుర్తుంచుకోవాలి ప్రత్యేక అధికారాన్ని ఇచ్చేవారు ఇప్పటికే మీరు గ్రాంట్ చేసే వినియోగదారుకు నిర్దిష్ట అంశంపై ప్రత్యేక అధికారాన్ని అదే అధికారాన్ని ఉండాలి కాబట్టి మీరు దేనిపైనా ప్రత్యేక అధికారాన్ని ఇవ్వలేరు మీకు మీ దగ్గర లేని కొంత రిలేషన్ లేదా వ్యూ లేదా అది సహజంగా ప్రతిదానికీ ప్రత్యేక అధికారాన్ని కలిగిన డేటాబేస్ అడ్మినిస్ట్రేటివ్ అయి ఉండాలి SQL లోని అధికారాలు లో ఒక సెలెక్ట్ అధికారం ఉంది కాబట్టి ఇది అధికారం జాబితా అని మీకు తెలుసు ప్రాథమికంగా రీడ్ డిలీట్ అధికారాన్ని ఇప్పుడు అర్థం చేసుకోవడం సులభం కాబట్టి చదవడానికి మాత్రమే ఇక్కడ SELECT అని పిలుస్తారు కాబట్టి ఇవి మీకు SQL లో ఉన్న విభిన్న అధికారాలు మరియు ఈ అన్ని అనుమతించదగిన అధికారాలను అనుమతించే స్వల్ప రూపంగా అన్ని అధికారాలు అని పిలువబడే ప్రత్యేక అధికారాన్ని మీరు కలిగి ఉన్నారు ఖచ్చితంగా మీరు అధికారాన్ని మంజూరు చేయగలిగితే రివర్స్ ప్రాసెస్ కావాలి అంటే కొంతమంది వినియోగదారుల కోసం కొన్ని వస్తువులపై కొన్ని అధికారాల అధికారాన్ని ఉపసంహరించుకోవాలనుకుంటే దానిని రివోక్ తో సమానంగా కనిపిస్తుంది కాబట్టి మీరు రివోక్ ఒక అధికారాల జాబితాను సెలెక్ట్ ఇన్సర్ట్ ఈ రకమైన నిర్దిష్ట రిలేషన్ మరియు వినియోగదారుల సమితి నుండి వ్యూ చేయండి కాబట్టి దీని నుండి REVOKE SELECT ON branch అని మీరు చెప్పవచ్చు కాబట్టి ఇది పూర్తయిన తర్వాత U1 U2 మరియు U3 బ్రాంచ్ రిలేషన్ లేదా బ్రాంచ్ వ్యూని చదవలేవు అన్ని అధికారాలను రివోక్ చేయటానికి అధికారాల జాబితా అన్నింటికీ ఉండవచ్చు కాబట్టి SELECT ను రివోక్ చేసుకునే బదులు విడిగా ఇన్సర్ట్ చేయండి మీరు అన్నీ చెప్పవచ్చు మరియు అవన్నీ రివోక్ చేసుకోవచ్చు రివోక్ చేసుకునే జాబితాలో పబ్లిక్ ఉంటుంది అంటే వినియోగదారులందరూ ఆ అధికారాన్ని కోల్పోతారు మరియు గ్రాంట్ చేయబడిన ప్రతి అధికారాన్ని స్పష్టంగా రివోక్ చేసుకోవాలి అది ప్రాథమిక అర్ధం కాబట్టి రివోక్ చేయబడిన ప్రత్యేక అధికారం పై ఆధారపడే అన్ని అధికారాలు కూడా రివోక్ చేయబడతాయి కాబట్టి మరికొన్ని ప్రత్యేక అధికారాలపై ఆధారపడిన కొన్ని ప్రత్యేక అధికారాలు మీరు అప్డేట్ చేయలేకపోతే సహజంగా మీరు మారలేరు కొన్ని రోల్స్ ను క్రియేట్ చేయడానికి SQL మిమ్మల్ని అనుమతిస్తుంది రోల్స్ వర్చువల్ వాడకం లాంటివి కాబట్టి మనమందరం నిర్దిష్ట రోల్ పోషిస్తాం కాబట్టి నేను PPD అని పిలువబడే వినియోగదారునిగా ఒక వ్యక్తిగా ఉన్నాను కాని నాకు బోధకుడిగా రోల్ ఉంది విభాగాధిపతి చెప్పినట్లు నాకు రోల్ ఉంది కమిటీ ఛైర్మన్గా నాకు రోల్ ఉంది కాబట్టి తరచూ వేర్వేరు రోల్ లకు అధికారాలను ఇవ్వడం సులభం అవుతుంది ఆ వ్యక్తి ఎవరు కావచ్చు ఆ ప్రత్యేక అధికారం ఉన్న వ్యక్తి ఎవరు ఆ రోల్ ను ఎవరు పోషిస్తారో ఆ అధికారం ను ఎవరు పొందుతారు ఐఐటి డైరెక్టర్గా ఎవరైతే ఖరగ్పూర్కు అధ్యాపక సభ్యులను నియమించే అధికారం ఉంది ఇది ప్రత్యేకంగా లేదు కాబట్టి రోల్ అనేది ఒక రకమైన భావన కాబట్టి మీరు రోల్ ను సృష్టించండి రోల్ బోధకుడు సృష్టించబడిన రోల్ అని మనము చెబుతున్నాము ఆపై మీరు అమిత్ కి బోధకుడిని గ్రాంట్ తో అమిత్ బోధకుడికి పడుతుంది అని అర్ధం అమిత్ వాస్తవానికి సెలెక్ట్పై ప్రత్యేక అధికారం ను పొందుతాడు ఇది ఒక రకమైన ఉత్పన్నమైన నిర్మాణం ఇది మీకు రోల్ లు ఇచ్చే రోల్స్ ఇతర రోల్ ల గురించి వినియోగదారులకు కూడా ఇవ్వబడతాయి కాబట్టి రోల్స్ వర్చువల్ వినియోగదారుల వలె మారుతున్నాయి కాబట్టి మీరు రోల్ టీచింగ్ అసిస్టెంట్ను సృష్టించవచ్చు మరియు బోధకుడికి బోధనా సహాయకుడిని గ్రాంట్ చేస్తున్నారు కాబట్టి బోధనా సహాయకుడికి ఏదైనా ప్రత్యేక అధికారాలు ఉంటే బోధకుడికి ఆ అధికారాలు లభిస్తాయి ఎందుకంటే మీరు బోధకుడిలో రోల్ టీచింగ్ అసిస్టెంట్ మనస్సును కూడా పోషించాలని మీరు చేసారు మీరు బోధకుడు వర్చువల్ ఎంటిటీ కాబట్టి అమిత్ దీని ద్వారా బోధకుడైతే అమిత్ ఈ రోల్ ను పోషిస్తాడు మరియు ఈ రోల్ టీచింగ్ అసిస్టెంట్ రోల్ ను పోషిస్తుంది మరియు ఈ టీచింగ్ అసిస్టెంట్ రోల్ కు కొన్ని అధికారాలు ఉన్నాయి కాబట్టి సహజంగా ఈ లింక్ ప్రక్రియ ద్వారా అమిత్కు ఆ అధికారాలు లభిస్తాయి కాబట్టి బోధకుడిలో బోధనా సహాయకుడి యొక్క అన్ని అధికారాలు వారసత్వంగా పొందుతాయి కాబట్టి ఇది ఖచ్చితంగా ఉంది నేను మీ గురించి మాట్లాడుతున్నది రోల్స్ లింక్ ను కలిగి ఉంటుంది డీన్ క్రొత్తదాన్ని క్రియేట్ చేయవచ్చు మీరు క్రియేట్ చేశారు ఆపై సతోషికి డీన్ గ్రాంట్ చేస్తారు కాబట్టి డీన్ రోల్ పోషించే ఎవరైనా బోధకుడి యొక్క అన్ని అధికారాలను పొందుతారు ఇక్కడ మీరు సతోషి డీన్ రోల్ ను పోషించబోతున్నారని చెప్తున్నారు కాబట్టి లింక్ పరంగా సతోషికి బోధకుడికి ఉన్న అన్ని అధికారాలు లభిస్తాయి కాబట్టి ఇది పూర్తయిన తర్వాత మీరు వ్యూ లపై కూడా అధికారాన్ని కలిగి ఉంటారు కాబట్టి మీరు ఇక్కడ ఒక వ్యూ ను క్రియేట్ చేశారు కాబట్టి జియో బోధకుడు జియాలజీ బోధకుడిని క్రియేట్ చేసిన వ్యూ ఇది మరియు ఆ వ్యూ లో ముఖ్యంగా మీరు జియో సిబ్బందికి ప్రత్యేక అధికారం ఇచ్చారు కాబట్టి జియో సిబ్బంది సభ్యుడు ఈ వ్యూ ను యాక్సెస్ చేయగలరు ఈ క్వరీ ఒక జియో స్టాఫ్ మెంబర్ చేత తొలగించబడితే అది ఒక రోల్ అని నేను అనుకుంటున్నాను అప్పుడు ఈ అభిప్రాయం అమలు అవుతుంది మరియు డిపార్ట్మెంట్ జియాలజీలోని అన్ని బోధకుల ఫలితాలు అప్డేట్ చేయబడతాయి కానీ జియో సిబ్బందికి బోధకుడిపై అనుమతి లేకపోతే అది పట్టింపు లేదు అది మొత్తం విషయం యొక్క అందం బోధకుడిపై SELECT చేయడానికి జియో సిబ్బందికి అనుమతి లేకపోవచ్చు కానీ జియో సిబ్బందికి జియో బోధకుడిపై SELECT చేయడానికి అనుమతి ఉంది కాబట్టి జియో సిబ్బంది ఈ అభిప్రాయాన్ని అమలు చేయగలరు కాని జియో సిబ్బంది బోధకుడు డేటాబేస్ బోధకుడు టేబుల్ నుండి SELECT చేయలేరు అనేక ఇతర అధికారాల లక్షణాలు ఉన్నాయి సూచనలు ఫారిన్ కీ చేయగలరా మరియు మీరు పరిమితం చేయగలరా మొదలైనవి కాబట్టి అధికారాల బదిలీ కూడా ప్రత్యేక అధికారం నేను సహజంగానే ఇది ఒక అధికారం అని అనుకోవాలి కాబట్టి వాస్తవానికి మనం అధికారం ఇవ్వగలిగేది కూడా అధికారం అవసరం కాబట్టి ఇవి నాకు లభించిన అధికారాలు కాబట్టి సారాంశంలో ఇంటిగ్రిటీ అడ్డంకులను ఎదుర్కోవటానికి SQL వ్యక్తీకరణల గురించి తెలుసుకున్నాము మనకు ఎక్కువ డేటా టైప్స్ ముఖ్యంగా వినియోగదారు నిర్వచించిన టైప్స్ మరియు ఇండెక్స్ యొక్క డొమైన్ల క్రియేషన్ గురించి మనకు తెలుసు మరియు మనము SQL లో అధికారం గురించి చర్చించాము వాటిలో ప్రతి ఒక్కటి ముఖ్యంగా అధికారం చాలా ఎక్కువ వివరాలను కలిగి ఉంది కానీ ఈ ఇంటర్మీడియట్ స్థాయిలో మనము దానిని ఎదుర్కోవటానికి అధికారం గురించి ఒక ప్రాథమిక ఆలోచనను పొందాలనుకుంటున్నాము కాబట్టి దీనితో మనము ఇంటర్మీడియట్ స్థాయి SQL లక్షణాలపై మన చర్చను ముగిస్తాము మనము వచ్చే వారం ప్రారంభించే తదుపరి మాడ్యూల్లో కొన్ని అధునాతన SQL లక్షణాల గురించి మాట్లాడుతాము